మానవ వనరుల నిర్వహణ కోర్సుకు సుస్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ ఈ కోర్సు గురించి మీకు సహాయం చేయడానికి వచ్చాను ఇంతకుముందు ఉపన్యాసంలో మనము ఉద్యోగి ఆరోగ్యం గురించి చర్చించాం ఇప్పుడు మనము ఉద్యోగి శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నాము ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి అని మీరు అడగవచ్చు మనము ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మొత్తం ఆరోగ్యం గురించి మాట్లాడుదాం మీ సౌకర్యాలూ అసౌకర్యం ఏమిటో మనము శ్రేయస్సు గురించి మాట్లాడేటప్పుడు మొత్తం ఆరోగ్యంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి ఏం కావాలో అది కూడా మాట్లాడతాం మిమ్మల్ని ఏది ఆరోగ్యంగా ఉంచుతుంది మీ సంస్థ యొక్క మొత్తం వాతావరణాన్ని ఏది సరిగా ఉంచుతుంది సరే మనం దీనితో ముందుకు వెళ్దాం పుస్తకాలు కొన్ని పత్రాలు సూచించబడ్డాయి

మనము ఆరోగ్యము అంటే వ్యక్తిగత దృక్పధం గురించి మాట్లాడతాం పని ప్రదేశంలో ఆరోగ్యంగా ఉండటం అంటే ఏమిటి మీకు ఒత్తిడి గురించి చెప్పాను భౌతిక ఒత్తిడి దీనితో మీరు ఎలా వ్యవహరిస్తారు మనము పని ప్రదేశంలో ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు వ్యవస్థాపక దృష్టితో మాట్లాడాలి పని ప్రదేశంలో ఆరోగ్యం అనగా వారి వ్యక్తిగత అభివృద్ధికి మంచి పరిస్థితులు కల్పించడం మరియు వ్యక్తులకు వారు ఉత్తమంగా పని చేయడానికి పని ప్రదేశంలో తగిన అవకాశాలు కల్పించడం అయితే యజమానులు ఏమంటారంటే మేము మీకు సరిగ్గా ఉద్యోగం చేయడానికి మీకు కావలసినవన్నీ ఇస్తే మేము మీకు అన్ని ఏర్పాట్లు చేస్తే పని వాతావరణాన్ని సురక్షితంగా ఉంచితే అప్పుడు పని ప్రదేశం ఆరోగ్యంగా ఉంటుందంటారా మనము ఉద్యోగి దృక్పథంలో పని ప్రదేశంలో ఆరోగ్యం గురించి మాట్లాడితే అది వారి భావోద్వేగ శ్రేయస్సు మరియు వారి ఆనందం గురించి మాట్లాడినట్లు అవుతుంది కాబట్టి ఉద్యోగులు తమ ఒత్తిడి గురించి జాగ్రత్తగా ఉంటామని చెప్తారు మా భౌతిక ఆరోగ్యం గురించి చూడటానికి మాకు పని ప్రదేశం అవసరం లేదు నేను జిమ్ కి వెళ్తాను మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తింటాను నాకు పని ప్రదేశంలో పనిచేయడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే చాలు నేను పనిచేసే ప్రదేశాలు నా పని పరిస్థితులు నాకు సౌకర్యవంతంగా ఉండటం అవసరం సంస్థ ఆశించిన దానికన్నా ఎక్కువ పని చేయడానికి అక్కడ పరిస్థితులు ఉండాలి నాకు విలువ ఇవ్వాలి కాబట్టి ఉద్యోగి దృక్పథంలో భౌతిక ఆరోగ్యం కన్నా మానసిక భావోద్వేగ మరియు సామాజిక ఆరోగ్యము ఎక్కువగా ప్రాధాన్యత కలిగినది మంచి భావోద్వేగ ఆరోగ్యం విలువ ఉన్న చోట పని చేస్తే వస్తుంది ఇది చాలా చాలా చాలా ముఖ్యం మనము మంచి భావోద్వేగ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాము అంటే మనము పని చేసే స్థలం మనం ఏమి చేసినా విలువ ఇచ్చేది గా ఉండాలి నన్ను ఏ ప్రదేశంలో అయితే సమంజసంగా గుర్తిస్తారో నాకు అక్కడే ఉండడానికి ఇష్టంగా ఉంటుంది నాకు అర్హమైన దానికంటే ఎక్కువగా నేను కోరుకోను నాకు అర్హమైన దానికంటే తక్కువగా కూడానేను కోరుకోను మరియు నా అభిప్రాయానికి విలువ ఇవ్వటాన్ని కోరుకుంటాను మీకు తెలుసా నా ఉద్దేశ్యం నేను పనిచేసే ప్రదేశంలో నా ఉన్నతాధికారులు మరియు సబార్డినేట్లు నా సహకారాన్ని విలువైనదిగా నన్ను మనిషిగా గౌరవించాలని భావిస్తాను నా సహచరులు నాతో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు నన్ను గౌరవించడం లేదు అని అనిపిస్తే నా సహచరులు నన్ను కించపరుస్తున్నారు అని నేను భావిస్తే అక్కడ ఉండటానికి ఇష్టపడను నన్ను ఒక పీఠం మీద ఎక్కించాలని కోరుకోను మరియు నేను గొప్పవాడిని అని చెప్పదలచుకోలేదు కానీ నిరంతరం నాకు ఏమీ తెలియదు అని నేను కూడా చెప్పదలచుకోలేదు సంస్థలో జరిగే ప్రతి తప్పుకు నా పై నిందలు వేయడం నాకు ఇష్టం లేదు మరియు నేను ఎవరికీ బలిపశువుగా ఉండటానికి ఇష్టపడను కాబట్టి మేము ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు కార్యాలయ ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ఉద్యోగి కోణం నుండి అని భావించాలి మేము దీనిని గురించి మాట్లాడుతున్నాము అంటే మమ్మల్ని గౌరవించాలని మాకు విలువ ఇవ్వాలని పని ప్రదేశంలో భావోద్వేగంగా సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ప్రభావితం చేసే అంశాలు మొదటిది సంస్థాగత సంస్కృతి మనము దానిని ఒక నిమిషం లో చర్చిస్తాము మాకు కూడా కార్యాలయంలో ఆరోగ్య ప్రోత్సాహక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని WHP ప్రోగ్రామ్స్ అంటారు మాకు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి డిక్షన్ స్విఫ్ట్ అసోసియేట్స్ నిర్వహించిన పరిశోధన ఉంది మరియు నన్ను క్షమించండి నేను ఇవన్నీ ఇక్కడ ఉంచలేదు నేను అలా చేసి ఉండాలి ఏదేమైనా మీరు స్లైడ్లను పొందినప్పుడు మీరు ఇతరులు అనే పదాలను చూస్తారు డిక్సన్ స్విఫ్ట్ మరియు ఆమె అసోసియేట్స్ ఈ పని చేసారు మరియు మూడు ప్రధాన కారకాలు కార్యాలయంలో కార్మికుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని వారు కనుగొన్నారు మొదటిది సంస్కృతి మీకు ఎలాంటి సంస్కృతి ఉంది ఎలా ఉంది మరియు నేను మీకు చూపిస్తాను అది కార్యాలయంలో ఉద్యోగుల ఆరోగ్యం ఎలా ప్రభావితం చేస్తుంది మరొకటి ప్రమోషన్ ఆరోగ్య ప్రమోషన్ కార్యక్రమాలు సంస్థ తన ఉద్యోగుల కోసం నిర్వహిoచేది మరియు మీ దగ్గర ఉన్న భౌతిక సౌకర్యాలు మీరు వాటితో ఎలా వ్యవహరిస్తారు మీకు తెలుసు మీ ఉద్యోగ లాంజ్ మీ జిమ్ నడక కోసం మీ స్థలాలు ధూమపానం చేసే ప్రాంతం నేను ధూమపానాన్ని ప్రోత్సహించను దయచేసి ధూమపానం ఆరోగ్యానికి చాలా చెడ్డది కానీ ధూమపానం చేసే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం ధూమపాన లాంజ్లను కూడా అందించే సంస్థలు ఉన్నాయి ఈ మొత్తం భావనతో నేను అంగీకరించను కానీ సంస్థలు ఉన్నాయి అవి చేస్తాయి కాబట్టి దాని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను కానీ మళ్ళీ నేను నా విద్యార్థులకు చెబుతూనే ఉన్నాను వెళ్లి వారి ఊపిరితిత్తులను కాల్చుకోవద్దు మరియు నేను మీకు అదే సలహా ఇస్తాను దయచేసి మీ ఊపిపిరితిత్తులను కాల్చవద్దు దయచేసి మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను చూసుకోండి ఏమైనా వదిలేయండి సరే మరియు ఆరోగ్యంపై దాని ప్రభావం సంస్థాగత సంస్కృతి మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది సంస్థాగత సంస్కృతి అనేది ఒక సంస్థలోని సామాజిక అమరికను సూచిస్తుంది ఒక సంస్థలో పరస్పర సంబంధాలుఒక సంస్థలో పని చేసే మార్గం ప్రచారం చేసే కథలు పని చేసే విధానం పనిగంటలు మీకు తెలుసు కాబట్టి అవన్నీ వ్యవస్థల సంస్థాగత సంస్కృతి ప్రతిదీ కాబట్టి సంస్థాగత సంస్కృతి యొక్క వివిధ అంశాలు లేదా వివిధ కోణాలు మొదట వ్యక్తిగత సంబంధాలు చాలా చాలా చాలా ముఖ్యమైనది నేను ఒక వ్యక్తిగత ఉదాహరణను భాగస్వామ్యం చేసే స్వేచ్ఛను తీసుకుంటాను నేను నా సొంత రాష్ట్రం నుండి చాలా దూరంలో ఉన్న రాష్ట్రంలో నివసిస్తున్నాను కాబట్టి ప్రారంభంలో నేను ఇక్కడ భాష పని చేసే విధానం ఆహారం వంటి వాటితో కష్టపడ్డాను మరియు ఈ ప్రదేశంలో మీకు తెలుసా మేము ఒక క్యాంపస్లో నివసిస్తున్నాము అది 2200 ఎకరాలలో విస్తరించి ఉంది మరియు ఇక్కడ ప్రజలు ఉన్నారు మరియు మీకు తెలుసా మా విద్యార్థులు మరియు సిబ్బంది మరియు అధ్యాపకులు అందరూ ఒకే క్యాంపస్లో నివసిస్తున్నారు మరియు అందరిలాగే నాకు కూడా కొన్ని వ్యక్తిగత సంక్షోభాలు ఆరోగ్య సంక్షోభాలు కుటుంబ సంక్షోభాలు ఉన్నాయి మరియు నేను కొంత మంది ప్రజలను గ్రహాంతరవాసులని లేదా వారిని నేను చాలా భిన్నంగా భావించాను నేను ఇక్కడ చాలా మంది ప్రజల నుండి భిన్నంగా ఉన్నాను అదే వ్యక్తులు నేను సంక్షోభం మధ్యలో ఉన్న ప్రతిసారీ నా సహాయానికి వచ్చారు నేను ఎవరితో కలిసి రాలేధో వారు కూడా నా సహాయానికి వచ్చారు మరియు ఎప్పుడైనా నాకు సహాయం కావాలి అంటే మొదట వచ్చేవారు మనకు తెలిసిన వ్యక్తులు మనకి వారికి కూడా చాలా అభిప్రాయభేదాలు ఉండవచ్చు మరియు వ్యక్తిగత సంబంధాలు అంటే అదే మేము ఒక పెద్ద కుటుంబం కొన్ని సంస్థలు దీనిని ప్రోత్సహిస్తాయి కొన్ని ప్రోత్సహించవు అప్రమేయంగా మనమందరం కలిసి ఈ 2200 ఎకరాల ప్రాంగణంలో చిక్కుకున్నాము మనము మార్కెట్కి వెళ్తాము మనము అదే ముఖాలను చూస్తాము మనము జిమ్కు వెళ్తాము మనము అదే వ్యక్తులను చూస్తాము మేము మీకు తెలుసు కాబట్టి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సరిహద్దులు ఇక్కడ చాలా అస్పష్టంగా ఉన్నాయి మరియు మా ఈ రకమైన ఏర్పాటుకు నా మద్దతు ఎంతవరకు ఉందో నేను మీకు చెప్పలేను ముఖ్యంగా ఎందుకంటే నేను చాలా చిన్న పట్టణం నుండి వచ్చాను మరియు పెద్ద నగరాల్లో ఈ రకమైన స్నేహాన్ని కనుగొనడం కష్టం కానీ మీకు తెలుసా ఇది వ్యక్తిగత సంబంధాల గురించి పనిలో చాలా ఆబ్జెక్టివ్ మరియు చాలా ప్రొఫెషనల్ Objective Professional మరియు వ్యక్తిగత స్నేహం చేయవద్దని మాకు చెప్పబడింది నేను పూర్తిగా అంగీకరించలేదు ఒకవేళ నాకు ఈ సామాజిక మద్దతు లేకపోతే నేను ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని కాదు అదే నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా అవసరం ఈ వ్యక్తిగత స్నేహాలు వికసించి పెరగడానికినికి మీ సంస్థ సహాయపడుతుంది మరియు మీకు తెలుసా నా ఉద్దేశ్యం ఈ క్యాంపస్లో నాకు చాలా మంది సోదరీమణులు మరియు చాలా మంది సోదరులు మరియు చాలా మంది అత్తమామలు మరియు చాలా మంది మామలు ఉన్నారు మరియు చాలా మంది మేనకోడళ్ళు మరియు మేనల్లుళ్ళు ఈ క్యాంపస్లో ఉన్నారు మీకు తెలుసా మేము ఒక పెద్ద సంతోషకరమైన కుటుంబం లాగా ఉన్నాము మనం పోరాడుదాం మనం వాదించుకుంటాం కానీ ఎవరికైనా ఏదైనా అవసరమైనప్పుడు మేము కలిసిపోతాము మరియు మేము ఏ వ్యక్తిని క్రింద పడనివ్వము కానీ ఇప్పటికీ కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ పెద్ద కుటుంబ సంస్కృతి కారణంగా మనమందరం ఈ క్యాంపస్లో కూర్చున్నాము అది అద్భుతంగా ఉన్నది ఇది అద్భుతమైనది కాబట్టి మరియు అది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మీరు ఒత్తిడికి గురవుతారు మీకు విసుగు అనిపించవచ్చు మీకు అనిపించవచ్చు చాలా విషయాలు కానీ మీరు పెద్దయ్యాక ఈ సహాయక వ్యవస్థలే మీ సహాయానికి రావడాన్ని మీరు గమనిస్తారు అప్పుడు మీరు వావ్ అంటారు మరియు ఒత్తిడి ఇట్టే కరిగిపోతుంది మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు సంస్థ కోసం నిబద్ధత పెరుగుతుంది మీరు మరింత ఉత్పాదకమవుతారు మరియు సంస్థ ప్రయోజనo పొందుతుంది మరియు మీరు ప్రయోజనం పొందుతారు మరియు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు మరొకటి బహుమతులు మీ సంస్థలో ఎలాంటి రివార్డ్ వ్యవస్థ ఉంది బహుమతులు చాలా చాలా ఆబ్జెక్టివ్ చాలా స్పష్టంగా ఉంటాయి మీకు కనిపించని బహుమతులు కూడా ఉండవచ్చు కానీ మేము రివార్డుల గురించి మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా మేము కొలిచే అవకాశమున్న రివార్డుల గురించి మాట్లాడుతున్నాము దానిని కొలవవచ్చు కాబట్టి ఎలాంటి రివార్డ్ సిస్టమ్స్ సంస్థకు ఉన్నాయి కొన్ని సంస్థలకు ఈ "నెల ఉత్తమ ఉద్యోగి" వంటి వ్యవస్థలు ఉన్నాయి మరియు మీకు తెలుసా వారు మిమ్మల్ని సత్కరిస్తారు వారు బహుమతులు ఇస్తారు మీరుసంస్థ కోసం పనిచేసే వివిధ మార్గాలను గుర్తించి వారు ప్రతిఫలం ఇస్తారు కొందరు దీనిని బోనస్ రూపంలో మీకు ఇస్తారు కొందరు దీనిని మీకు సెలవుల రూపంలో మరియు ఇతర ప్రయోజనాల రూపంలో ఇస్తారు కొందరు మీకు కావలసిన చాలా సానుకూల సిఫార్సుల రూపంలో శిక్షణ రూపంలో మీకు ఇస్తారు కాబట్టి ఇది సంస్థ యొక్క సంస్కృతిలో ఒక భాగం మరియు మీరు పొందుతున్న ఈ రివార్డులు మీకు అనుగుణంగా లేదా మీ న్యాయ భావనకు మీరు సంస్థకు చేసే సహకారానికి అనుగుణంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు కాబట్టి అది కనిపించాల్సిన అవసరం ఉంది అప్పుడు కార్యాలయ సౌలభ్యం మరొకటి మీరు మీ ఉద్యోగం మీద ఎంత నియంత్రణతో ఉన్నారు నేను మీకు చెప్పినట్లుగా మీరు చాలా నియమంతో నడిచేవారు సూచనల ప్రకారం నడిచేవారు అయితే సౌలభ్యత మిమ్మల్ని కలవరపెడుతుంది కానీ మీరు స్వతంత్ర ఆలోచనాపరులు అయితే మీరు ఐ ఉంటే మరియు మీకు తెలిస్తే రెంటికి యోగ్యతలు ఉంటాయి చాలా ఎక్కువ రిస్క్ ఉన్న ఉద్యోగాల కోసం మాకు చాలా సూచనల ప్రకారం నడిచే వ్యక్తులు కావాలి ఎందుకంటే అపారమైన ఖచ్చితత్వంతో మరియు పుస్తకంలో పనులు పూర్తి చేయకపోతే మీరు ఏమి చేయాలో అది చేయలేరు సృజనాత్మక వృత్తులలో మీకు తెలుసా విద్య ఉన్నత విద్య కూడా చాలా సృజనాత్మక వృత్తి ఇది చాలా సృజనాత్మక వృత్తి కావచ్చు మీరు స్వతంత్ర ఆలోచనాపరులైతే సౌకర్యవంతమైన గంటలు గడపడం చాలా సహాయకారిగా ఉంటుంది కాబట్టి అది ఉద్యోగి కార్యాలయంలోని అవసరాన్ని బట్టి ఉంటుంది వనరుల పరంగా మీకు లేదా సమయం లేదా సహకారం కోసం కార్యాలయంతో సౌకర్యవంతంగా ఉండటానికి ఎంపిక ఉంటే లేదా మీకు తెలుసా మీరు చేయవలసి ఉంది ఒక నిర్దిష్ట బేస్ పని కానీ అంతకు మించి కొంత సౌలభ్యత ఉంటే అది ఎల్లప్పుడూ సహాయపడుతుంది కమ్యూనికేషన్ ఉన్నతాధికారులు మరియు సబార్డినేట్లతో కమ్యూనికేషన్ యొక్క సౌలభ్యం మరొక చాలా పెద్ద విషయం మనము మన ఉన్నతాధికారులతో మరియు సబార్డినేట్లతో మాట్లాడటం ఎంత సులభం లేదా కష్టం ఇది చాలా చాలా సహాయకారి నా ఉన్నతాధికారులతో మరియు సబార్డినేట్లతో మాట్లాడటం నాకు మంచిగా ఉంటే నాతో వచ్చి మాట్లాడదానికి నా సబార్డినేట్ మంచిగా ఉంటే మరియు నా ఉన్నతాధికారులు నాతో మంచిగా ఉంటే వారితో వెళ్లి మాట్లాడటం నాకు బాగుంటుంది మీకు తెలుసు నేను సురక్షితంగా ఉన్నాను ఇది నా వ్యక్తిగత కంఫర్ట్ జోన్ గా నేను భావిస్తున్నాను మరియు నేను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను మరియు సంస్థకు నా సహకారం పెరుగుతుంది నిర్వాహకుల మద్దతు నా ఉన్నతాధికారుల నుండి నేను ఏమి చేయాలనుకుంటున్నాను నాకు ఎంత మద్దతు లభిస్తుంది ఎప్పుడు మేము క్రొత్త జాబ్ తీసుకుంటాము మనం క్రొత్తది చేస్తున్నప్పుడు నిజమైన తప్పులు చేసే ధోరణి చాలా ఎక్కువ ఇప్పుడు సంస్థను బట్టి మీకు జరిమానా విధించవచ్చు వాస్తవానికి మీ తప్పులు సంస్థకు ఎంత భారంగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కానీ మీకు మీ తప్పుల నుండి నేర్చుకునే స్వేచ్ఛ లభిస్తే మీకు తెలుసా సంస్థ మీకు జరిమానా విధించకపోతే మీ తప్పులకు చాలా ఎక్కువ బరువు ఉంటుంది అప్పుడు మీరు మెరుగు అవుతారు ఆపై సంస్థ పట్ల మీ నిబద్ధత కొంచెం పెరుగుతుంది కాబట్టి సంస్థ మీకు ఎంతగానో మద్దతు ఇస్తుంది మీరు ఎదగడానికి చేసిన ప్రయత్నాలలో మీరు చేయవలసిన ప్రయత్నాలలో మీరు ఏమి చేయాలి మీ సమగ్రతను వారు ఎంతగా విశ్వసిస్తారు అంటే నిర్వహణ మద్దతు అంటే మీ శిక్షణ అవసరాలు పరంగా మీ సంస్థాగత లక్ష్యాలతో వ్యక్తిగత లక్ష్యాల అమరికపరంగా వారు మీకు ఎంతవరకు మద్దతు ఇస్తారు భౌతిక ఖాళీలు పెద్ద పెద్ద పెద్ద పెద్ద నిర్ణయాధికారి నా కార్యాలయంలో నేను ఎంత సౌకర్యంగా భావిస్తున్నాను వాస్తవానికి వేర్వేరు కార్యాలయాలలో వేర్వేరు పని ప్రదేశాలు ఉన్నాయి వారు తమ ఉద్యోగులను కూర్చుండబెట్టె వివిధ మార్గాలు ఉన్నాయి కానీ కార్యాలయం పని చేయడానికి సంతోషకరమైన ప్రదేశంగా ఉండాలి మీకు తెలుసా ఇది మిల్లు కాదు సాధ్యమైనంతవరకు ఒకరు పని ప్రదేశంలో సుఖంగా కూర్చోవడం మరియు ఒకరు కార్యాలయంలో పని చేయడం సౌకర్యవంతంగా భావించాలి నా ఉద్దేశ్యం సాధ్యమైనంతవరకు వాస్తవానికి మీకు తెలుసా మీరు వెల్డర్ అయితే మీకు మరో మార్గం లేదు లేదా మీరు ఫ్యాక్టరీలో షాప్ ఫ్లోర్ లో పనిచేస్తున్నారు పదునైనది మీకు తెలుసా స్ప్లింటర్లు చుట్టూ ఎగురుతున్న లోహపు ముక్కలు మరియు వేడి మరియు దుమ్ము మరియు భారీ పరికరాలు మరియు భారీ యంత్రాలు అందువల్ల కానీ అందులో మీరు సురక్షితంగా భావిస్తే మీకు సరైన గేర్ ఇవ్వబడితే మీకు సుఖంగా ఉంటుంది మరియు అది మీ మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది ప్రపంచంలోని ఇతరులకు వ్యతిరేకంగా మీరు స్వతంత్రంగా పని చేయవలసి వస్తే ఒక క్యూబికల్ పరంగా అంటే మీ స్వంత ఎత్తు కంటే కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండటం ఒకరకమైన అడ్డంకి కాబట్టి మీరు మీ పనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటే మీరు మిగతా ప్రపంచం నుండి కొంతవరకు దూరం అయిపోవచ్చు మరియు వీలైనంత తక్కువ పరధ్యానం కలిగి ఉండవచ్చు మరియు మీ పనిపై దృష్టి పెట్టండి కాబట్టి ఇది నిజంగా నిజంగా సహాయకారిగా ఉంటుంది మీ భౌతిక స్థలం ఏమిటి మీ ఫర్నిచర్ ఎర్గోనామిక్స్ వంటివి ఇవన్నీ సంస్థలో మీ సౌలభ్యం మరియు ఆరోగ్యం యొక్క భావనకు దోహదం చేస్తాయి ఇవి చాలా ముఖ్యమైనవి అవి చాలా ప్రాపంచికమైనవిగా అనిపించవచ్చు కానీ ఈ విషయాలు మనకు చాలా తేడాలు కలిగిస్తాయి నేను ఆఫీసుకు వెళ్తాను మరియు నేను అలసిపోతాను మరియు కొంత మార్గం ఉంది నేను నా పాదాలను పైకి లేపగలను ఆపై మిగిలిన రోజుల్లో ఇంకా పని చేస్తూనే ఉంటాను నేను నా కార్యాలయాన్ని ప్రేమిస్తాను నా ఆఫీసు నాకు నా పాదాలను పైకి లేపడానికి చాలా చిన్న ప్రోత్సాహం ఇస్తే నేను మీకు చెప్తున్నాను అది అంత సులభం నేను కూర్చున్న కుర్చీ సౌకర్యవంతంగా ఉంటే నా ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది మీకు తెలుసా నా కార్యాలయాలలో కొన్ని పరధ్యానాలు ఉంటే లేదా నాకు ఈ ఎంపికను ఇస్తే ఈ పరధ్యానాన్ని తొలగించడానికి ఏదో ఒకవిధంగా నా ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది కాబట్టి అది నిజంగా తేడా చేస్తుంది ప్రమోషన్ కార్యక్రమాలు WHP కార్యక్రమాలు ఏమిటి అవి యాడ్ ఆన్ ప్రోగ్రామ్లు తరచుగా నిర్దిష్ట ఆరోగ్య విషయాల గురించి పనిలో వెలుపల లేదా సాధారణ పని గంటలలో నడుస్తాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు కొన్ని ఉదాహరణలు మీరు ఆరోగ్య సమాచార సెషన్లను కలిగి ఉండవచ్చు స్లైడ్ సమయం చూడండి 1704 మీరు ఫిట్నెస్ ప్రోగ్రామ్లను కలిగి ఉండవచ్చు మీరు మెడికల్ స్క్రీనింగ్ ట్రైనింగ్ మొదలైనవి కలిగి ఉండవచ్చు మరియు ఇవి అదనపు ప్రోగ్రామ్లు అవి సంస్థలో నడుస్తాయి మీకు తెలుసుకోవటానికి మరియు మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి మరియు వారు మాన్యువల్ హ్యాండ్లింగ్ గురించి కూడా మాట్లాడగలరు మీరు భారీ పరికరాలను నిర్వహిస్తుంటే వారు మీ వెన్నుముక గాయాలను ఎలా నివారించవచ్చో మీకు నేర్పుతారు వారు మీకు నేర్పించగలరు జీవిత నైపుణ్యాలు వారు మీకు నేర్పించగలరు ఎలా చేయాలో మీకు తెలుసా నొక్కిచెప్పలేదు మీరు మునుపటి వీడియోలో కొంత భాగాన్ని ప్లే చేయవచ్చు మరియు మీరు ఒత్తిడికి గురవుతున్నట్లయితే మీ చేతులను చాచి లోతైన శ్వాస తీసుకోండి మరియు మీకు తెలుసా మీ చేతులను పిండి వేయండి కాబట్టి అది అంత సులభం కావచ్చు మీకు విశ్రాంతి పద్ధతులు నేర్పుతారు ఇవన్నీ వెల్నెస్ ప్రోగ్రామ్ల ద్వారా మీకు నేర్పించవచ్చు సంరక్షణ కార్యక్రమాల ప్రయోజనాలు వారు ఆనందం విశ్వాసం ఉద్యోగ సంతృప్తి శారీరక ఆరోగ్యం పని నీతి ఆరోగ్యకరమైన ప్రవర్తనలు పండ్లు మరియు కూరగాయల వినియోగాన్ని పెంచుతారు వారు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు మీ ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించవచ్చు లేదా ధూమపానం మానేయవచ్చు నేను ఆరోగ్యకరమైన జీవనానికి పెద్ద అభిమానిని వారు మీకు సహాయపడగలరులేదా మీరు ఈ కార్యక్రమాలలో పొందే ఉత్సాహాన్ని మీ కుటుంబ సభ్యులకు కార్మికులకు అందించ వచ్చు కాబట్టి ఆ విధమైన డొమినో ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది బయటకు ప్రసరిస్తుంది ఏదో అది చాలా సానుకూలంగా ఉంది మీరు పనికి వెళ్ళారు మీకు వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంది మీరు ఏదో నేర్చుకుంటారు అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీకు సుఖంగా ఉంటుంది మీరు తిరిగి వెళ్లి మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి మరియు ఆ విధంగా అది వ్యాపిస్తుంది ఆపై మీరందరూ పని ప్రారంభించండం తీసుకోవడం ఆరంభిస్తారు చాలా చిన్న శిశువు దశలు ఆరోగ్యంగా ఉండటానికి మరియు సౌకర్యంగా ఉండటానికి మరియు అది మీ కుటుంబంలోని ఇతర వ్యక్తుల శ్రామిక శక్తిలో ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది కాబట్టి ఇవన్నీ మళ్ళీ నమ్మకం ఉన్నా లేకపోయినా ఇది మానవ వనరులతో అనుసంధానించబడి ఉంది మానవ వనరుల సిబ్బంది ఈ కార్యాలయ ఆరోగ్య ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు హెచ్ఆర్ వ్యక్తి అయితే దయచేసి ఈ ప్రోగ్రామ్లను మీ సంస్థలోకి ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించండి నేను మీకు చెప్తున్నాను మీ సంస్థ మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది అవి చాలా సహాయపడతాయి మరియు ఇది డిక్సన్ స్విఫ్ట్ అసోసియేట్స్ చేసిన వాస్తవ పరిశోధనపై ఆధారపడి ఉంటుంది వాస్తవానికి దానిపై ఒక కాగితం ఉంది ఇది వ్రాసిన అనేక చాలా పేపర్లలో ఒకటి కాబట్టి ఇది గాలిలో చెప్పిందికాదు ఒక రకమైన పరిశోధన ప్రజలు ప్రోగ్రామ్లను ఇష్టపడతారు అవి ఉచితంగా ఉంటాయి వారు చెల్లించాల్సిన అవసరం లేదు ఏదైనా కార్మికుల గోప్యతను కొనసాగించే కార్యక్రమాలను ప్రజలు ఇష్టపడతారు ఈ ప్రోగ్రామ్లలో చాలావరకు ఒకరికి హాని కలిగించే వివిధ శక్తులను బహిర్గతం చేస్తాయి ఒకరి వ్యక్తిత్వం యొక్క అంత ఆహ్లాదకరం గాని అంశాలను బహిర్గతం చేస్తుంది మరియు ఇది చాలా సహాయకారిగా ఉంటుంది వాస్తవానికి ఈ సమస్యలను సంస్థ వెల్లడించదు మరెవరికీ తెలియదు కాబట్టి మీకు తెలుసా ఒకరు దానికి మెరుగు అవుతారు బహుశా ఏదో ఒక కార్యక్రమంలో ఎవరో పండ్లు మరియు కూరగాయలు ఇష్టపడరు అని ఎవరైనా చెబుతారు నేను ఒత్తిడికి గురైనప్పుడు చాలా భారీ విషయాలు తినడానికి ఇష్టపడతాను మరియు లేదా నేను ధూమపానం చేస్తాను లేదా నేను మద్యం సేవించాను ఆపై వారు కొంతమంది సీనియర్ వ్యక్తి నుండి ఆరోగ్య నిపుణుల నుండి కౌన్సెలింగ్ లేదా థెరపీ లేదా కొన్ని సూచనలు చేస్తారు మరియు దాని గురించి వ్యాప్తి చెందుతుంటే అది చాలా మంచిది కాదు కాబట్టి ప్రోగ్రామ్ను బట్టి సాధ్యమైనంత గోప్యతను కొనసాగించడం వరకు ఒకవేళ ఇది ఒక సాధారణ కార్యక్రమం అయితే గోప్యతను కాపాడుకోవడం కష్టం అవుతుంది ఒకవేళ ఇది ఒకదానికొకటి వెల్నెస్ ప్రోగ్రామ్ అయితే మీకు వెల్నెస్ క్లినిక్ ఉంది ఇక్కడకు ప్రజలు వెళ్ళవచ్చు వారు గోప్యతను కాపాడుకోవచ్చు సాధ్యమే కాబట్టి సాధ్యమైన మేరకు గోప్యత యొక్క నిర్వహణ ఈ కార్యక్రమాల ఆమోదయోగ్యతను పెంచుతుంది వారు పాల్గొనడం చాలా సులభం అవ్వాలి మనము మాట్లాడతాము మీకు తెలుసా ఈ కార్యక్రమం ఉంటే మీరు 30 సంవత్సరాల వయస్సులో 30 40 50 సంవత్సరాల మధ్య ట్రామ్పోలిన్లపై దూకడం గురించి ప్రజలను నుండి ఆశించలేరు ఇది సరదాగా ఉంటుంది నేను మీకు చెప్తున్నాను నేను చేసాను ఇది అద్భుతంగా ఉంది కానీ కొంతమందికి సిగ్గు అనిపించవచ్చు కొంతమంది దీన్ని చేయలేకపోవచ్చు

లేదా మీరు 50 ఏళ్ల వ్యక్తి కనబడడానికి సమ్మతించక పోవచ్చు మీకు తెలుసు కాబట్టి ఆ రకమైన విషయం అవి తగినవి కావాలి వారు కూడా పాల్గొనడం సులభంగా ఉండాలి నా ఉద్దేశ్యం 50 ఏళ్ల వ్యక్తి భవనం పైకి పాకడానికి శారీరకంగా అలవాటు పడలేకపోవచ్చు కాబట్టి ఆ రకమైన విషయం ఇది చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ సుదీర్ఘ నడకలకు అలవాటు లేని 50 ఏళ్ల వ్యక్తి హఠాత్తుగా రోజుకు 5 కి నడవడం సాధ్యంకాదు నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తాడు మీకు తెలుసా అవి మరియు వారి శరీరాలు వేడెక్కిన తర్వాత దీనిని అనుమతిస్తాయి వారు దీన్ని చేయగలరు కానీ మీరు వారిని ప్రారంభంలో చురుకైన నడకలో పాల్గొనడం ఊహించలేరు కాబట్టి వారు కూడా పాల్గొనడం సులభంగా ఉండాలి అవి చేసేటట్టుగా ఉండాలి వారు ఆనందించే విధంగా ఉండాలి ఈ వెల్నెస్ ప్రోగ్రామ్లలో ప్రజలు ఆనందించాలి మీరు చెప్పలేరు సరే మీరు ఒక రోజులో ఎన్ని సిగరెట్లు పొగ త్రాగుతారో దయచేసి వ్రాసి ఆపై ఒక సమయంలో ఒకటి తగ్గించడం ప్రారంభించండి మీరు ఒక రోజులో ఎన్ని పకోరస్ తీసుకుంటారో దయచేసి రాయండి మీకు తెలుసా లేదా మీకు ఎన్ని ఉన్నాయి నా ఉద్దేశ్యం డైరీని నిర్వహించడం బోరింగ్ పని బదులుగా మీరు చెప్తారు సరే ఏ రకమైన పండ్లు మీకు నచ్చుతాయి మరియు వ్యక్తి నేను సిట్రస్ పండ్లను ప్రేమిస్తున్నాను సరే మంచిది మీకు నచ్చిన దానితో మేము ఏమి చేయగలం నిమిషంలో మీరు చెప్పేది ప్రజలు వింటారు సరే ఇక్కడ నేను చేయ వలసింది ఏదో ఉంది అనుకుంటారు నేను చేయాలనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో నా నుండి మొదలు పెట్టారు కాబట్టి ఉద్యోగులను విలువైన వారిగా భావించండి దయచేసి ఈ కార్యక్రమాలలో స్వర్గం కొరకు ప్రజలను అంచనా వేయడం ప్రారంభించవద్దు మీకు తెలుసా దయచేసి వారిని అంచనా వేయడం ప్రారంభించవద్దు లేదా వారి గురించి తీర్పు చెప్పడం ప్రారంభించవద్దు మరియు ఓహ్ మీరు చాలా లావుగా ఉన్నారు కాబట్టి మీరు దీన్ని చేయలేరు నేను లావుగా ఉన్నాను నాకు తెలుసు కానీ మీరు నన్ను లావుగా ఉన్నారని చెబితే నేను ఇష్టపడను మరియుమీరు నా భావాలను దెబ్బ తీస్తున్నారని నేను భావిస్తున్నాను మరియు నేను ఆ ప్రోగ్రామ్కు రావటానికి ఇష్టపడను అని స్పష్టంగా తెలుస్తుంది అవును ఇది స్పష్టంగా ఉంది కాబట్టి ఏమి కానీ ప్రతి రెండవ వ్యక్తి నాకు చెప్పడం నాకు అవసరం లేదు ముఖ్యంగా ఒక ప్రోగ్రామ్లో నేను స్వచ్ఛందంగా వెళ్ళాను కాబట్టి మీకు తెలుసా ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది సాంఘికీకరణకు అవకాశాలను ఆఫర్ చేయండి ఇది చాలా కష్టం ఒక వెల్నెస్ ప్రోగ్రామ్లో పాల్గొనడం మీరు ఉద్యోగులను వ్యక్తిగతంగా పనులుచేయించలేరు వారికి ఒక స్నేహితుడు ఉంటే వారు ఒకరినొకరు ప్రేరేపించగలరు వారు ఎక్కువ మందితో స్నేహం చేయగలిగితే ఇంకా మంచిది ఆరోగ్యం మరియు శ్రేయస్సు జ్ఞానం పెరుగుతుంది వారు ప్రోగ్రామ్ నుండి ఏదో పొందాలి ఏదో ఒక విలువ అదనంగా ఉండాలి మీకు తెలుసానేను విహారయాత్రకు వెళ్లాను మరియు దాని నుండి ఏమీ పొందలేదు మరియు నేను ఒకసారి ఆనందిస్తాను కానీ నేను దీన్ని మళ్ళీ మళ్ళీ చేయాలనుకోవడం లేదు మరియునేను అదే వ్యక్తులతో బయటికి వెళ్తాను అదే బీచ్ బంతిని కలిగి ఉంటాను మరియు మీకు తెలుసా చుట్టూ పరుగెత్తండి బస్సింగ్లోకి వెళ్లండి నృత్యం చేయండి తిరిగి రండి మీరు దీనిని ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ గా పిలుస్తారు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు అవగాహన చేసుకోవాలి ప్రేరణ పెంచుకోవాలి కొన్ని కార్యక్రమాలు ప్రజలకు సహాయపడతాయి వారిని పనులు చేయడానికి ప్రేరణను పెంచుతాయి మరియు వారు అభివృద్ధి చేయగలరు ప్రజలకు సహాయం చేయగలరు వారి వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి వారాంతంలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజలకు ఇష్టం లేదు వారాంతం చాలా శ్రామిక ప్రజలకు వారి కుటుంబాల కోసం ఉద్దేశించబడింది వారాంతం ప్రజల కోసం మీ వ్యక్తిగత పని కోసం మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉద్దేశించబడింది వెల్నెస్ కార్యక్రమాలు కార్యాలయం నిర్వహించే ఏదైనా పనిగా భావించవచ్చు మరియు పని సమయంలో ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు డిక్సన్ స్విఫ్ట్ అసోసియేట్స్ Dixon Swift Associates చేసిన పరిశోధనల ఆధారంగా నేను మీకు చెప్తున్నాను ఇవి సంబంధిత వ్యక్తుల సూచనలు అని వారు కనుగొన్నారు పాల్గొనడాన్ని నిరోధించే లక్షణాలు ప్రజలు దీనిని ఎందుకు ఇష్టపడరు వారు ఎక్కువ ఎంపిక లేని ప్రోగ్రామ్లను ఇష్టపడరు వారు కొన్ని విషయాలు తీసుకుంటారు మరియు మరికొన్ని విషయాలను తీసుకోరు కాబట్టి వారు పెద్ద సమర్పణల బుట్టను కోరుకుంటారు సిబ్బంది నిశ్చింతగా ఉండటానికి అవకాశాలు లేకపోవడం ప్రోగ్రామ్ జరిగే అంశాలలో వారు పాల్గొనడానికి మరియు నిర్ణయించడానికి అవకాశాలు లేకపోతే అలాంటి కార్యక్రమాలను వారు కోరుకోరు నిర్వాహకుల మద్దతు లేకపోవడం నిర్వాహకులు ఈ కార్యక్రమాలను చురుకుగా ప్రోత్సహించాలి వారి పర్యవేక్షకుడు వెళ్ళి సరే దీన్ని చేయండి అనే చెప్పగలగాలి మీకు తెలుసు కాబట్టి లేకపోతే వారు చాలా అసౌకర్యంగా భావిస్తారు వారు సమయం ముగిసిన ప్రోగ్రామ్లను ఇష్టపడరు మళ్ళీ సమయం చాలా చాలా ముఖ్యమైనది కేవలం సమాచారం అందించే కార్యక్రమాలను ఎవరూ ఇష్టపడరు బోరింగ్ ఉపన్యాసం ఉపన్యాసం తర్వాత ఉపన్యాసం తర్వాత ఉంటే ఎవరూ కూర్చోవడానికి కూడా ఇష్టపడరు నాకు తెలియదు మీరు ఇలా ఎలా చేస్తారు మీరు మానవ వనరుల నిర్వహణ సూత్రాల ద్వారా ఉపన్యాసం తర్వాత ఉపన్యాసం వింటున్నారు నాకు తెలియదు మీరు దీన్ని ఎలా చేస్తున్నారో మీకు కూడా అభినందనలు కానీ ఇది వెల్నెస్ ప్రోగ్రాం కాదు కాబట్టి మీరు దీనిని వినాలి మరియు మీరు పరీక్ష కోసం కూర్చుని ఉండాలి కానీ ఇది ఆరోగ్యం మరియు సంరక్షణ రకమైన పరిస్థితిలో జరుగుతుంటే ఊహించుకుంటే మీతో మీకు తెలుసు ప్రజలకు అది ఇష్టం ఉండదు సమాచార సదుపాయం మాత్రమే వారు ఇష్టపడరు నిర్దిష్ట సమస్యలను లక్ష్యంగా చేసుకోకపోతే వారు అస్పష్టంగా ఉన్న ప్రోగ్రామ్లను ఇష్టపడరు మరియు అంటే అన్ని చోట్ల నిర్దిష్ట ప్రేక్షకులకు లక్ష్యంగా లేని ప్రోగ్రామ్లను వారు ఇష్టపడరు వారు ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రామ్లను కోరుకుంటారు వారు పునరావృతమయ్యే ప్రోగ్రామ్లను ఇష్టపడరు అదే విషయం మళ్ళీ మళ్ళీ మళ్ళీ బలంగా చెప్పడం ఒకటి లేదా రెండుసార్లు మంచిది లేదా బహుశా మూడుసార్లు మంచిది కానీ ఆ తరువాత అది బోరింగ్ అవుతుంది వారు ఆధారిత ప్రోగ్రామ్లను ఇష్టపడరు అవి ఒక పరిమాణంపై ఆధారపడి అన్ని మోడల్కు సరిపోలి ఉంటాయి మీకు తెలుసు మీరు అదే ప్రోగ్రామ్ తీసుకుంటారు మీరు దీన్ని ఉన్నత నిర్వాహకులకు చూపుతారు మీరు అదే ప్రోగ్రామ్ను తీసుకుంటారు మీరు దానిని కొత్తగా ప్రవేశించే యువకులు కూడా చెబుతారు నా ఉద్దేశ్యం ఇది చాలా అసౌకర్యంగా ఉంది కాబట్టి వారు టైలర్ మేడ్ ప్రోగ్రామ్లను ఇష్టపడతారు సరే కార్యాలయ ఆరోగ్యం శ్రేయస్సు నేను మీకు చెప్పాను సౌకర్యాలు అవి పెద్ద స్టాఫ్ రూమ్ వంటి సంస్థ యొక్క భౌతిక అంశాలను కలిగి ఉంటాయి మీరు క్లబ్ కలిగి ఉండవచ్చు మీరు లాంజ్ కలిగి ఉండవచ్చు మీరు భోజనాల గదిని కలిగి ఉండవచ్చు లేదా యజమాని అందించిన రిఫ్రెష్మెంట్ల ను కలిగి ఉండవచ్చు టీ కోసం మీకు ప్రాథమిక పదార్థాలు ఉన్న టీ గది బహుశా వ్యాయామశాల లేదా ఆట గది ప్రజలు వెళ్లి కొద్దిసేపు వారి భోజన సమయంలో విశ్రాంతి తీసుకునే ప్రదేశం మీకు తెలుసు మరలా ఇక్కడ కొన్ని విషయాలను మీకు చూపిస్తాను కార్యాలయంలో భద్రత ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని నియంత్రించే చట్టాలు కొన్ని విషయాలు ఈ వెబ్సైట్లను నేను మీకు చూపిస్తాను ఒకటి మరియు ఇవన్నీ భారతదేశంలోవి కాబట్టి నేను వీటిని మీకు చూపిస్తాను కాబట్టి ఇది భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కాబట్టి మీరు ఈ వెబ్సైట్కు వెళ్ళవచ్చు మరియు కార్యాలయంలో భద్రత ఆరోగ్యం మరియు పర్యావరణం గురించి మరింత చదవవచ్చు కాబట్టి కార్యాలయంలో భద్రత ఆరోగ్యం మరియు పర్యావరణంపై ఇది జాతీయ విధానం మరియు మీరు ఈ విధానాన్ని చదవవచ్చు మరొక విషయం నేను మీకు చూపించాలనుకుంటున్నాను మీకు తెలుసా అది ప్రధాన వెబ్సైట్ మరియు ఈ విధానం మేము మీకు చూపించాము కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్ లో సర్దానా వ్రాసిన చాలా మంచి పత్రం ఒకటి వుంది మీకు తెలుసా కాబట్టి నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇది చాలా మంచి పత్రం మరియు ఇది జాతీయ విధానంపై ఒక నవీకరణ మరియు సర్దానా మాట్లాడారు ఈ విధానం ఏమి చేస్తుంది మరియు అది ఏమి అమలు చేస్తుంది మరియు మీరు ఈ కాగితం ద్వారా వెళ్ళవచ్చు ఇది చాలా స్పష్టంగా వ్రాసిన కాగితం మరియు మీరు దానిని అర్థం చేసుకోగలుగుతారు కానీ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు వెళ్లాలని నేను సూచిస్తున్నాను మరియు భారతదేశంలో ప్రభుత్వం ఎలా ప్రతిపాదిస్తుంది కార్యాలయ భద్రతను నిర్ధారించడానికి మరియు కార్యాలయాల్లో మీరు మరింత సమాచారం పొందవచ్చు మరియు మనము తరువాతి తరగతిలో కార్యాలయంలో వ్యవస్థీకృత కార్యకలాపాలతో కొనసాగిద్దాం కాబట్టి నా మాట విన్నందుకు చాలా ధన్యవాదాలు